చివరి తరగతిలో మనము ట్రాన్స్పోర్టేషన్ సమస్యను పరిచయం చేసాము మరియు మనము మూడు సరఫరా స్థానాలు మరియు మూడు డిమాండ్ స్థానాలతో ఉన్న సంఖ్య ను ఉదాహరణగా పరిగణించాము మరియు వేరియబుల్స్ అని మనము సమస్యను నిర్వచించాము మరియు ఇది లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అని కూడా చెప్పాము ఇది లీనియర్ ప్రోగ్రామింగ్ ద్వారా పరిష్కరించబడుతుంది కానీ లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య గా నేరుగా పరిష్కరించడంతో పోలిస్తే వేగంగా తొందరగా ఉండే పద్ధతులు ఉన్నాయని కూడా మనము ప్రస్తావించాము కాబట్టి ఈ తరగతిలో ట్రాన్స్పోర్టేషన్ సమస్యను వేగంగా మరియు సమర్ధవంతంగా పరిష్కరించగల కొన్ని పద్ధతుల గురించి చూద్దాం అల్గోరిథంలు మరియు పద్ధతులను వివరించడానికి మనము ఈ మూడు సరఫరా మూడు డిమాండ్ సమస్యను సంఖ్యా దృష్టాంతంగా ఉపయోగిస్తాము ఇప్పుడు ఈ సమస్య నెట్వర్క్ రూపంలో చూపబడింది మరియు దానిని కొద్దిగా సరళంగా చేయడానికి మనము ఇప్పుడు దానిని టేబుల్ రూపంలో చూపిద్దాం కాబట్టి ఈ పట్టికలో 9 వేరియబుల్స్ కు అనుగుణంగా 9 స్థానాలు ఉన్నాయి అవి ఇక్కడ ఈ సమస్యలో ఉన్నాయి కాబట్టి ఇది వేరియబుల్ X11 కు అనుగుణంగా ఉంటుంది ఇది 3 3 గ్రిడ్ లాగా ఉంటుంది కాబట్టి ఇది X11 X12 X13 X21 22 23 31 32 మరియు 33 కి అనుగుణంగా ఉంటుంది రవాణా ఖర్చులు ఇక్కడ మూలలో ఈ స్థానాలలో చూపించబడ్డాయి ఉదాహరణకు మీరు మొదటి సరఫరా స్థానం నుండి మునుపటిని పరిశీలిస్తే మూడు ఖర్చులు అనేవి 8 9 మరియు 7 కాబట్టి ఖర్చులు 8 9 7 4 3 5 8 5 6 కాబట్టి 8 9 7 4 3 5 8 5 6 మూడు సరఫరా పరిమాణాలు 40 25 మరియు 35 మూడు డిమాండ్ పరిమాణాలు 30 30 మరియు 40 రెండూ 100 వరకు కలుపుతాయి కాబట్టి సమస్య 100 కి సమానమైన సమతుల్యతతో ఉంటుంది కాబట్టి సమతుల్య ట్రాన్స్పోర్టేషన్ సమస్య తరచుగా పట్టిక రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుంది ఇక్కడ మనము సరఫరా పరిమాణంతో కుడి వైపున వస్తున్నాము డిమాండ్ పరిమాణం దిగువన వస్తోంది మరియు ఖర్చులు సంబంధిత స్థానాల మూలల్లో 8 9 7 మరియు మొదలైనవి గా చూపబడుతున్నాయి ఇప్పుడు సమస్యను ఈ విధంగా సూచించిన తరువాత ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సమస్యను పరిష్కరించడం అంటే ఈ సమస్యలోని తొమ్మిది వేరియబుల్స్ యొక్క విలువలను కనుగొనడం ఈ తొమ్మిది వేరియబుల్స్ X11 X12 X13 X21 X22 X23 మరియు మొదలైనవి కాబట్టి ఇప్పుడు దీనిని చూసినప్పుడు మొదటి సరఫరా స్థానం 40 రెండవది 25 మూడవది 35 మరియు మూడు డిమాండ్లు 30 30 మరియు 40 అని గమనించాము కాబట్టి ఈ తొమ్మిది స్థానాల్లో దేనినైనా మనం ప్రారంభించవచ్చు మరియు కేటాయింపులు చేయడం ప్రారంభిద్దాం ఇప్పుడు చాలా సౌకర్యవంతమైనది సహజంగా వచ్చే ఎగువ ఎడమ చేతితో ప్రారంభించడం కాబట్టి మనము ఎగువ ఎడమ చేతి స్థానంతో ప్రారంభిస్తాము మరియు ఈ X11 వేరియబుల్కు మనం ఎంత ఇస్తామో చూద్దాం కాబట్టి ఎగువ ఎడమ చేతి స్థానం అయిన ఈ స్థానాన్ని చూసినప్పుడు మొదటి స్థానాన్ని సూచించే ఈ స్థానాన్ని చూసినప్పుడు నేను మొదటి సరఫరా స్థానం నుండి మొదటి డిమాండ్ స్థానంకు ఎంత ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాను ఇప్పుడు మొదటి సరఫరా కేంద్రంలో 40 అంశాలు అందుబాటులో ఉన్నాయి మరియు మొదటి డిమాండ్ అవసరం 30 కాబట్టి మొదటి సరఫరా స్థానం నుండి మొదటి డిమాండ్ స్థానం వరకు మనం రవాణా చేయగల గరిష్టం ఈ రెండు సంఖ్యలలో కనిష్టం అది 30 కాబట్టి మనం చేసేది ఏమిటంటే మనము దీనితో ప్రారంభిస్తాము ఆపై ఈ 30 ని కేటాయిస్తాము ఇది అందుబాటులో ఉన్న పరిమాణం 40 యొక్క కనిష్టం మరియు అవసరమైన పరిమాణం 30 కాబట్టి మనము ఎగువ ఎడమ చేతి స్థానంతో ప్రారంభిస్తాము మరియు సాధ్యమైనంత గరిష్టంగా కేటాయించటానికి ప్రయత్నిస్తాము ఇది అందుబాటులో ఉన్నది మరియు డిమాండ్ చేయబడిన వాటిలో కనిష్టమైనది కాబట్టి 30 ని మనము వేరియబుల్ X11 కు లేదా మొదటి స్థానానికి కేటాయిస్తాము అంటే X11 పరిష్కారంలో 30 కి సమానం అని అర్థం ఇప్పుడు మనము ఈ 30 ని కేటాయించిన తర్వాత మొదటి డిమాండ్ స్థానం యొక్క మొత్తం డిమాండ్ నెరవేరిందని మనం గ్రహించాము కాబట్టి అది మనము గీసిన ఈ పంక్తి ద్వారా చూపబడుతుంది అది కూడా చూపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ దేనినీ కేటాయించబోవడం లేదు లేదా మనం ఇక్కడ ఏమీ కేటాయించబోవడం లేదు ఎందుకంటే ఈ స్థానంలో కేటాయించడం మరియు ఈ స్థానం ఇక్కడ పెరుగుతుంది మరియు మొత్తం 30 ఇప్పటికే కలుసుకున్నాయి అందువల్ల మనము ఇక్కడ ఏమీ ఉంచము కాబట్టి X11 30 కి సమానం X21 0 అవుతుంది X31 కూడా 0 అవుతుంది ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్న 40 లో 30 ని కేటాయించినప్పుడు కాబట్టి 30 వినియోగించబడింది మరియు 40 ఇప్పుడు 10 అవుతుంది ఇది కేటాయింపుకు అందుబాటులో ఉన్న మిగిలిన పరిమాణం ఇప్పుడు దీన్ని చేసిన తరువాత మనము ఇప్పుడు అందుబాటులో ఉన్న తదుపరి ఎగువ ఎడమ చేతి మూలకు వెళ్తాము ఇది ఈ స్థానం ఇది హైలైట్ చేయబడిన మరియు ఇక్కడ చూపబడిన స్థానం ఇది తదుపరి ఎగువ ఎడమ చేతి మూలలో ఉంది ఇప్పుడు ఇది వేరియబుల్ X12 కు అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు మనం తిరిగి వెళ్లి చూస్తే మొదటి సరఫరా స్థానంలో 10 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి మరియు రెండవ డిమాండ్ స్థానంలో 30 యూనిట్లు అవసరం కాబట్టి మనం గరిష్టంగా ఇవ్వగలిగినది ఈ 10 యొక్క కనిష్టం మరియు 30 ఇది 10 అవుతుంది కాబట్టి ఈ రెండు పరిమాణాలలో కనిష్టమైన గరిష్టాన్ని ఇవ్వడానికి మనము ప్రయత్నిస్తాము మరియు ఇక్కడ 10 ని కేటాయించాము కాబట్టి X12 విలువ 10 ను తీసుకుంటుంది ఇప్పుడు ఈ 10 కేటాయింపుతో మొదటి సరఫరా స్థానం నుండి మొత్తం సరఫరా వినియోగించబడింది అందువల్ల మనము ఈ స్థానానికి లేదా ఈ వేరియబుల్ X13 కు ఏమీ కేటాయించము ఇప్పుడు ఇది వినియోగించబడిందనే వాస్తవం ఇప్పుడు మరొక పంక్తి ద్వారా చూపబడింది ఈ సందర్భంలో ఇది ఒక క్షితిజ సమాంతర రేఖ ఇది ఈ 10 పూర్తిగా వినియోగించబడిందని చెబుతుంది ఇప్పుడు ఈ స్థానానికి 10 ని కేటాయించడం ద్వారా మనము ఇప్పుడు 30 అవసరాలలో 10 ని తీర్చాము అందువల్ల మిగిలిన అవసరం 20 మాత్రమే ఇక్కడ చూపబడింది కాబట్టి మనము ఇప్పుడు రెండు కేటాయింపులు చేసాము మరియు ఈ రెండు కేటాయింపుల చివరలో మనము 40 సరఫరాను పూర్తిగా వినియోగించినట్లు గమనించాము మనము మొదటి డిమాండ్ స్థానం యొక్క 30 డిమాండ్ను పూర్తిగా తీర్చాము మరియు రెండవ డిమాండ్ స్థానం యొక్క 20 డిమాండ్లను మనము తీర్చాలి ఇప్పుడు మళ్ళీ మనం ఎగువ ఎడమ చేతి స్థానం వైపు చూస్తాము మరియు ఇప్పుడు ఎగువ ఎడమ చేతి స్థానం ఈ స్థానానికి మారుతుంది ఎగువ ఎడమ చేతి స్థానం ఈ స్థానం ఎందుకంటే ఇది పట్టిక యొక్క మిగిలిన భాగం ఇది ఈ స్థానం దగ్గర పట్టిక యొక్క మిగిలిన భాగం కాబట్టి ఇది ఎగువ ఎడమ చేతి స్థానం కాబట్టి ఇప్పుడు మనము ఈ స్థానాన్ని పరిశీలిస్తాము మరియు తరువాత మనము ఒక కేటాయింపు చేయాలనుకుంటే రెండవ సరఫరా స్థానం నుండి లభించే మొత్తం 25 తీర్చవలసిన అవసరం 20 అని మనము గమనించాము అందువల్ల సాధ్యమైనంత గరిష్టంగా 20 ను కలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇది ఈ 20 మరియు ఈ 25 యొక్క కనిష్టమైనది కాబట్టి మనము ఈ స్థానానికి 20 ని కేటాయిస్తాము ఇప్పుడు 20 కేటాయింపుతో ఈ మొత్తం డిమాండ్ నెరవేరింది అందువల్ల మనము ఈ స్థానానికి ఏమీ పెట్టము X23 0 అవుతుంది ఇప్పుడు ఈ మొత్తం 20 తీర్చబడింది కాబట్టి ఇది మొత్తం 20 కలుసుకున్నారు అని చెప్పడానికి మరొక నిలువు వరుసను గీస్తాము ఇప్పుడు మనము ఇప్పుడు కేటాయించిన ఈ 20 అందుబాటులో ఉన్న 25 లో నుండి తీసివేయబడింది అందువల్ల 20 వినియోగించబడినప్పటి నుండి ఈ 21 అనేది 25 అవుతుంది 5 అవుతుంది ఇది మిగిలి ఉన్నది కాబట్టి ఇక్కడ చూపబడింది ఇప్పుడు మళ్ళీ మనం ఎగువ ఎడమ చేతి మూలలో చూద్దాము ఇది మిగిలి ఉన్న ప్రాంతం ఇది మిగిలి ఉన్న ప్రాంతం మరియు ఎగువ ఎడమ చేతి మూలలో వాస్తవానికి ఈ స్థానం ఉంటుంది ఇప్పుడుమనము ఈ స్థానాన్ని గుర్తించిన తర్వాత 5 అందుబాటులో ఉందని మరియు 40 అవసరమని మనము గ్రహించాము 5 మరియు 40 మధ్య కనిష్టమైన మనకు సాధ్యమైనంత ఎక్కువ ఉంచడానికి మనము ప్రయత్నిస్తాము మరియు అందువల్ల మనము ఈ స్థానానికి 5 ని కేటాయిస్తాము కాబట్టి మనము ఈ స్థానానికి 5 ని కేటాయించినప్పుడు ఈ 5 పూర్తిగా కలుసుకుంది ఆపై ఈ 40 లో 5 ని కలుసుకున్నారు కాబట్టి మిగిలిన బ్యాలెన్స్ 35 ఇప్పుడు మనము అందుబాటులో ఉన్న వస్తువు యొక్క ఎడమ చేతి స్థానాన్ని పరిశీలిస్తాము కాబట్టి లభ్యత మిగిలి ఉన్న ఏకైక స్థానం 35 అవసరం 35 కాబట్టి మనము దీనికి 35 ని కేటాయించాము ఇప్పుడు మొత్తం కేటాయింపులు చేయబడ్డాయి ఇప్పుడు సరఫరా అందుబాటులో లేదు ఇప్పుడు తీర్చవలసిన డిమాండ్ లేదు కాబట్టి మూడు స్థానాల డిమాండ్లు నెరవేరాయి మూడు స్థానాల సరఫరా వినియోగించబడింది 30 10 అనేది అసలు 40 అని అది అందుబాటులో ఉందని 20 5 వాస్తవానికి 25 అందుబాటులో ఉందని మరియు 35 అందుబాటులో ఉందని మనము ధృవీకరించవచ్చు 30 అవసరం 10 20 30 అవసరం 5 35 40 అవసరం కాబట్టి అన్ని సరఫరాలు వినియోగించబడింది అన్ని అవసరాలు తీర్చబడ్డాయి మనము ఇక్కడ 35 వద్ద చివరి కేటాయింపు చేసినప్పుడు సరఫరా 35 అని మరియు అవసరం 35 కూడా జరిగిందని మనము గ్రహించాము ఎందుకంటే సమస్య సమతుల్యమైనది మొత్తం 100 అందుబాటులో ఉంది మరియు మొత్తం 100 అవసరం కాబట్టి ఇప్పుడు ఇది మనకు కేటాయింపును ఇస్తుందికేటాయింపు మరియు అమలు చేయగల మరియు సాధ్యమయ్యే పరిష్కారాన్ని ఇస్తుంది ప్రస్తుతానికి ఇది ఉత్తమమైన పరిష్కారం లేదా ఇంతకన్నా మంచి పరిష్కారం ఉందా అని చెప్పే స్థితిలో లేము కానీ కనీసం ఈ సమయంలో చాలా సరళమైన విధానం లేదా సరళమైన అల్గోరిథం ద్వారా మనం అమలు చేయగల పరిష్కారాన్ని పొందగలుగుతాము కాబట్టి అమలు చేయగల ఒక పరిష్కారం లేదా సాధ్యమయ్యే పరిష్కారం మొత్తం 9 వేరియబుల్స్లో 5 కేటాయింపుల కంటే ఎక్కువ లేదా సమానమైన ఒక పరిష్కారం 9 వేరియబుల్స్లో 5 సానుకూల విలువలను కలిగి ఉంటాయి మిగిలిన 4 X13 X21 X31 మరియు X32 వేరియబుల్స్లకు 0 కేటాయింపులు ఉన్నాయి వరుసలోని కేటాయింపుల యొక్క మొత్తం మొత్తం సరఫరాకు సమానం మరియు కాలమ్లోని మొత్తం డిమాండ్కు సమానం ఇది సాధ్యమయ్యే పరిష్కారాన్ని సూచిస్తుంది ఇప్పుడు సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందిన తరువాత ఈ సాధ్యమయ్యే పరిష్కారం ఎంత మంచిది అని మనం అడిగే తదుపరి విషయం ఇప్పుడు ఈ సాధ్యమయ్యే పరిష్కారం యొక్క మంచిని అర్థం చేసుకోవడానికి మనము ఇప్పుడు ఈ సాధ్యమయ్యే పరిష్కారంతో సంబంధం ఉన్న ఖర్చును తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము కాబట్టి ఈ సాధ్యమయ్యే పరిష్కారంతో అనుబంధించబడిన ఖర్చు నేను ఇక్కడ అదే పరిష్కారాన్ని చూపించాను దీనికి సంబంధించిన ఖర్చు 30 x 8 9 x 10 3 x 20 5 x 5 6 x 35 ఇది 625 గా ఉంటుంది కాబట్టి 625 ఈ సాధ్యమయ్యే పరిష్కారంతో ముడిపడి ఉన్న ఖర్చు ఇప్పుడు 625 ఉత్తమమైనదా లేదా 625 కంటే మెరుగైనది ఉందా అనేది మనకు తెలియదు అయితే మనకు ఒక పరిష్కారం ఉంది ఇది మనకు కు 625 ఖర్చు అవుతుంది మరియు మనము ఈ పరిష్కారాన్ని అమలు చేస్తే మూడు డిమాండ్ స్థానాల్లోని అన్ని అవసరాలు లేదా డిమాండ్లను తీర్చగలదు ఇప్పుడు ఈ పద్ధతి మనకు ఒక పరిష్కారాన్ని ఇస్తుంది ఇప్పుడు మనము ఈ పరిష్కారాన్ని ప్రారంభ పరిష్కారంగా పిలుస్తాము కాబట్టి మనకు పరిష్కారాన్ని ఇచ్చే ఈ పద్ధతిని ఇక్కడ సూచించినట్లు నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అంటారు దీనిని నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అంటారు ఎందుకంటే మన నార్త్ వెస్ట్ కార్నర్ అని కూడా పిలువబడే ఎగువ ఎడమ చేతి మూలను స్థిరంగా ఉపయోగించాము మన తదుపరి కేటాయింపు చేయడానికి నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ లోని సూత్రం ఏమిటంటే వాయువ్య మూలలోకి వెళ్లివీలైనంత కేటాయించటానికి మనము ప్రయత్నించవచ్చు మనకు వీలైనంత కేటాయించడం అనేది ఒక ముఖ్యమైన నియమం కాబట్టి మనకు సాధ్యమైనంత కేటాయించడం అంటే కనిష్టంగా కేటాయించడం లేదా ఆ స్థానానికి అందుబాటులో ఉన్న సరఫరా మరియు ఆ స్థానానికి అవసరమైన డిమాండ్ మధ్య కనిష్టంగా కేటాయించడం కాబట్టి నార్త్ వెస్ట్ కార్నర్ నియమం చాలా సులభమైన విధానం మీరు అందుబాటులో ఉన్న కేటాయింపుల నుండి ఏ స్థానంలో నుంచైనా ఎగువ ఎడమ చేతి మూలలో ప్రారంభించండి ఎగువ ఎడమ చేతి మూలలోకి వెళ్లి మీకు వీలైనంత ఎక్కువ ఉంచడానికి ప్రయత్నించండి మరియు మీరు చివరకు ఒక పరిష్కారాన్ని పొందు తారు మరియు దాని ధరను అంచనా వేస్తారు మరియు ఈ ఉదాహరణ లో ఖర్చు 625 ఇప్పుడు మనం దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్న మరో పద్ధతి ని చూద్దాం ఇప్పుడు మనం చేయబోయే పద్ధతి మరొకటి కాబట్టి మనం తిరిగి అదే టేబుల్కి వెళ్తాము ఇప్పుడు ఈ టేబుల్ ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలుసు 40 25 35 ఉన్నాయి 30 30 40 అవసరం ఇప్పుడు నార్త్ వెస్ట్ మూలను ఎన్నుకునే బదులు మనం వేరే పని చేయగలము చేయవలసిన స్పష్టమైన విషయం ఏమిటంటే రవాణాకు యూనిట్ ఖర్చు తక్కువ ఉన్న ఆ స్థానాన్ని ఎన్నుకోవాలి ఇప్పుడు రవాణాకు తక్కువ యూనిట్ వ్యయం ఇక్కడ ఉంది కాబట్టి మనము మొదట ఈ స్థానాన్ని ఎంచుకుంటాము ఇక్కడ రవాణా ఖర్చు 3 అవుతుంది కాబట్టిసరఫరాగా 25 సరఫరా యూనిట్లు లభిస్తాయి 30 యూనిట్లు డిమాండ్ ప్రకారం అవసరం అందువల్ల మనము ఈ స్థానానికి ఉంచగల గరిష్టం 25 మరియు 30 మధ్య కనిష్టంగా ఉంటుంది కాబట్టి మనము ఈ స్థానానికి 25 ని ఉంచాము ఇప్పుడు మనము ఈ స్థానానికి 25 ని ఉంచిన క్షణం సరఫరా అంతా అయిపోయిందని మనము గ్రహించాము కాబట్టి మనము ఈ స్థితిలో దేనినీ కేటాయించము మరియు మనము ఈ స్థానంలో దేనినీ కేటాయించము కాబట్టి అది రెండు పంక్తులుగా చూపబడుతుంది ఇక్కడ మనం ఇతర రెండు స్థానాలకు కేటాయించము ఇప్పుడు 30 లో 25 కలుసుకున్నారు అందువల్ల మిగిలిన 5 మాత్రమే కలుసుకోవాలి ఇప్పుడు మనము ఈ మాతృక యొక్క మిగిలిన భాగాన్ని పరిశీలిస్తాము మరియు రవాణాకు యూనిట్ ఖర్చు తక్కువ ఉన్న ఆ స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు అందుబాటులో ఉన్న స్థానాలకు 8 9 7 మరియు 8 5 మరియు 6 ఖర్చులు ఉన్నాయి అందువల్ల ఈ సమయంలో 5 కనిష్టంగా ఉంది ఇక్కడ 4 ఉందని మనం గమనించవచ్చు కాని ఈ డాష్ కారణంగా మనము దీనిని ఉపయోగించలేము ఎందుకంటే ఈ 25 వినియోగించబడింది అందువల్ల ఈ స్థానం కు మనము ఎటువంటి కేటాయింపు చేయలేము కాబట్టి కేటాయింపు కోసం అందుబాటులో ఉన్న స్థానాల నుండి కనీస యూనిట్ రవాణా ఖర్చును పరిశీలిస్తాము కాబట్టి మనము ఈ 5 ను తీసుకుంటాము ఇప్పుడు అవసరం 5 మాత్రమే సరఫరా 35 కాబట్టి మీకు వీలైనంత గరిష్టంగా ఉంచడానికి ప్రయత్నించండఇది 5 మరియు 35 ల కనిష్టం కాబట్టి మనము ఇక్కడ చూపించిన 5 ని ఇక్కడ ఉంచాము ఈ 5 ని కేటాయించడం ద్వారా మనము రెండవ డిమాండ్ స్థానం యొక్క డిమాండ్ను పూర్తిగా తీర్చాము అందువల్ల మనము దీనిని ఈ చుక్కల రేఖ ద్వారా చూపిస్తాము మరియు ఈ స్థితిలో మనకు ఎటువంటి కేటాయింపులు ఉండవని మనము చెప్తాము ఇప్పుడు ఈ 35 లో 5 ని తీసివేయడం ద్వారా 35 ఇప్పుడు 30 గా మారింది ఇప్పుడు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కనీస యూనిట్ వ్యయాన్ని తెలుసుకోవడానికి మనము ఈ విధానాన్ని పునరావృతం చేస్తాము ఆపై ఇప్పుడు 8 7 8 మరియు 6 తో నాలుగు స్థానాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 6 కనీస యూనిట్ వ్యయంతో ఒకటి అవుతుంది ఇప్పుడు 30 అందుబాటులో ఉంది 40 అవసరం ఇప్పుడు మనం ఈ స్థానంలో 30 ని ఉంచవచ్చు ఇది ఈ రెండింటిలో కనిష్టమైనది కాబట్టి మనము ఈ 30 ని ఇక్కడ ఉంచాము ఇప్పుడు ఈ 30 ని ఉంచడం ద్వారా మనము ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని సరఫరాలు అయిపోయాము లేదా వినియోగించాము ఇది ఈ చుక్కల రేఖ ద్వారా మళ్ళీ చూపబడుతుంది మరియు ఈ స్థితిలో మనకు ఎటువంటి కేటాయింపులు ఉండవని కూడా అర్థం ఇప్పుడు ఇక్కడ 30 ఉంచడం ద్వారా మనము 40 డిమాండ్లలో 30 ని తీర్చాము మరియు మరో 10 డిమాండ్లను మాత్రమే తీర్చాలి ఇప్పుడు మనము 8 మరియు 7 మధ్య ఇక్కడ జరిగే అతిచిన్న చిన్న ఖర్చు స్థానానికి తిరిగి వెళ్దాం ఇది 7 మరియు ఇప్పుడు 40 అందుబాటులో ఉంది 10 అవసరం కాబట్టి మనము 10 ను ఆ స్థానంలో ఉంచుతాము ఇప్పుడు ఈ 10 ని మళ్ళీ ఉంచడం ద్వారా ఇది పూర్తిగా కలుసుకుంది మరియు ఈ 40 ఇప్పుడు 30 గా మారింది ఇది అందుబాటులో ఉన్న విషయం ఇప్పుడు ఒక స్థానం మాత్రమే ఉంది ఇది 8 కి సమానమైన ఖర్చుతో ఉంటుంది ఇక్కడ సరఫరా 30 డిమాండ్ 30 మరియు మనము మొత్తం 30 ని ఇక్కడ ఉంచాము మనము నార్త్ వెస్ట్ కార్నర్లో చూసినట్లుగా చివరి కేటాయింపులో సరఫరా డిమాండ్కు సమానమని మనము గమనించవచ్చు కాబట్టి ఇప్పుడు మనకు సాధ్యమయ్యే మరొక పరిష్కారం ఉందిమొత్తం తొమ్మిది వేరియబుల్స్ విలువల కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్న చోట సాధ్యమయ్యే పరిష్కారం అనేది నేను సాధ్యమయ్యే పరిష్కారాన్ని నిర్వచించిన విధానం ఈ 9 లో 5 సానుకూల విలువను కలిగి ఉన్నాయి మిగిలిన 40 విలువను కలిగి ఉంటే వరుస మొత్తం సరఫరా 40 25 35 కు సమానం కాలమ్ మొత్తం డిమాండ్ 30 కి సమానం 25 5 10 30 40 కి సమానం కాబట్టి ఇది మరొక సాధ్యమయ్యే పరిష్కారం ఇప్పుడు దీనితో సంబంధం ఉన్న ఖర్చు ఏమిటి దీనికి సంబంధించిన ఖర్చు లెక్కించబడుతుంది నేను మళ్ళీ అదే పరిష్కారాన్ని చూపించాను కాబట్టి ఖర్చు 8 x 30 7 x 10 3 x 25 5 x 5 6 x 30 Cij x Xij ఇది 590 అవుతుంది కాబట్టి మనకు 590 తో మొత్తం వ్యయం ఉన్న ఈ పరిష్కారం ఉంది ఇప్పుడు ఈ పద్ధతిని కనీస వ్యయ పద్ధతి లేదా తక్కువ ఖర్చు పద్ధతి అని పిలుస్తారు ఇది మనకు ప్రారంభ పరిష్కారం ఇవ్వడం కొరకు మరొక పద్ధతి మనము మొదట నార్త్ వెస్ట్ కార్నర్ నియమాన్ని చూశాము ఇప్పుడు మనం కనీస వ్యయ పద్ధతిని చూశాము కాబట్టి ఏది మంచిది అనేదాని గురించి శీఘ్ర విశ్లేషణ చేద్దాం కాబట్టి కనీస వ్యయం మనకు 590 తో ఒక పరిష్కారాన్ని ఇచ్చింది మరియు నార్త్ వెస్ట్ కార్నర్ 625 తో మనకు ఒక పరిష్కారాన్ని ఇచ్చింది ఎందుకంటేఇది కనిష్టీకరణ సమస్య అందువల్ల తక్కువ ఖర్చుతో పరిష్కారం మంచి పరిష్కారం అందువల్ల ఈ ప్రత్యేక ఉదాహరణ కోసం మనం కనీస వ్యయం పద్ధతి నార్త్ వెస్ట్ కార్నర్ కంటే మంచి పరిష్కారాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు నార్త్ వెస్ట్ కార్నర్ పరిష్కారం సరైనది కాదని ఇది ఇప్పుడు మనకు చెబుతుంది ఎందుకంటే దాని కంటే తక్కువ ఖర్చుతో మనము ఒక పరిష్కారాన్ని కనుగొనగలిగాము ఇప్పుడు కనీస వ్యయ పద్ధతి పరిష్కారం సరైనదేనా లేదా సహేతుకంగా సరళమైనవి సహేతుకమైన సహజమైనవి మరియు సహేతుకమైనవి మరియు మంచి పరిష్కారాలను ఇచ్చే పద్ధతులు ఉన్నాయా కనీస వ్యయ పద్ధతి ఆ పని చేసింది కాబట్టి మంచి పరిష్కారాలను మరియు ప్రారంభ పరిష్కారాలను ఇవ్వగల ఇతర పద్ధతులు ఉన్నాయా తరువాతి తరగతిలో ఇలాంటి మరో పద్ధతిని పరిశీలిద్దాం